అర్రే పాటర్న్ సింథసిస్ పై ఈ ఉపన్యాసానికి స్వాగతం మునుపటి ఉపన్యాసంలో యూనిఫామ్ అర్రేని మేము చర్చించాము సైడ్ లోబ్ లెవెల్ మరియు డైరెక్టివిటీని లేదా మెయిన్ లోబ్ బీమ్విడ్త్ను పేర్కొనడానికి డిజైనర్కు తగినంత నియంత్రణ లేదు అందువల్ల మరింత సంక్లిష్టమైన విషయం ఏమిటంటే అవి వ్యక్తిగత ఎక్సైటేషన్ ఆంప్లిట్యూడ్ ని మారిస్తే లేదా సంక్లిష్ట ఆంప్లిట్యూడ్ అని మేము చెబుతాము అంటే వ్యక్తిగత ఎక్సైటేషన్ ఆంప్లిట్యూడ్ మరియు ఫేజ్ ని మారిస్తే మెయిన్ బీమ్ యొక్క ఆకారం వెడల్పు సైడ్ లోబ్ యొక్క స్థానం మరియు ఆంప్లిట్యూడ్ పై మెరుగైన నియంత్రణ పొందగలము కాబట్టి ఇది ఈ అంశం అవుతుంది అందువల్ల మనం చేయగలిగే నిర్దిష్ట పాటర్న్ను సింథసిస్ చేయవచ్చు u ప్లేన్లో మనం ఇక్కడ పూర్తిగా పరిమితం చేస్తాము కాబట్టి అర్రే ఫాక్టర్ ని మనం చూస్తాము మరియు ఎక్సైటేషన్లను ఎలా ఎంచుకోవాలో తెలుపుతాము వేరొకదానిలో సాధించడానికి వ్యక్తిగత ఎలిమెంట్ ఎక్సైటేషన్లు చూస్తాము ఇప్పుడు వాస్తవానికి వివిధ పద్ధతులు ఉన్నాయి వాస్తవానికి ఇది పరిశోధన యొక్క చురుకైన ప్రాంతం ఇప్పుడు అది అభివృద్ధి చెందుతోంది ఎందుకంటే అర్రే ఎలిమెంట్ల మధ్య మ్యూచువల్ కప్లింగ్ దగ్గరగా ఉంచినప్పుడు మనం పరిగణించని ఒక విషయం ఉంది కాబట్టి ఇది వాస్తవానికి మొత్తం వ్యవస్థ ని మారుస్తుంది ఎందుకంటే ఇక్కడ మనం మ్యూచువల్ కప్లింగ్ లేదని చెబుతున్నాము కాని మ్యూచువల్ కప్లింగ్ చేంజ్ అవుతుంది ప్రజలు మెరుగైన మరియు మెరుగైన పద్దతులతో వస్తున్న ఎక్సైటేషన్ కోఎఫిసియెంట్ ని ఎలా ఎంచుకోవాలి మేము ఆ అధునాతన విషయాలన్నింటినీ వివరంగా చెప్పలేము కానీ ఈ అర్రే సింథసిస్ చేయగలిగే కొన్ని ప్రాథమిక పద్ధతులను మనం చూస్తాము వాస్తవానికి మేము వన్ డైమెన్షనల్ అర్రేని మాత్రమే చర్చిస్తాము కాని మనం చర్చించే పద్ధతిని టూ డైమెన్షనల్ అర్రే లకు సులభంగా విస్తరించవచ్చు ఇప్పుడు మొదట 2N1 ఎలిమెంట్లతో ఒక లైన్ అర్రేని చూద్దాం ప్రతి ఎలిమెంట్ యొక్క ఎక్సైటేషన్ ఎలిమెంట్స్ z అక్షం మీద ఉంటాయి మరియు ప్రతి ఎలిమెంట్ యొక్క ఎక్సైటేషన్ N వ ఎలిమెంట్ Cn కు అనులోమానుపాతంలో ఉంటుంది అంటే C1 C2 మొదలైనవి ఇక్కడ 2N1 మూలకాన్ని పరిశీలిస్తున్నందున మనకు C0 కూడా ఉంటుంది కాబట్టి మధ్యలో ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి అర్రే ఫాక్టర్ FΣn N to NCn ejk0 nd cosθ కు సమానం ఇప్పుడు మేము Cn C n కు సమానమని ఎంచుకుంటే F C0 Σn1 to N2Cn cosnu అవుతుంది ఇప్పుడు మళ్ళీ మన ముందు ఉన్నది మన uk0d cosθ తప్ప మరొకటి కాదు మళ్ళీ మనం పేజ్ ఎక్సైటేషన్లో ఇక్కడ వాస్తవానికి u00 అని అనుకుంటాము కాబట్టి Cn ఒక కాంప్లెక్స్ పరిమాణం ఇప్పుడు ఇది ఫోరియర్ సిరీస్ తప్ప మరేమీ కాదు N1 తో కొసైన్ ఫోరియర్ సిరీస్ ఆంప్లిట్యూడ్ అని పిలుస్తారు నాకు F తెలిస్తే లేదా మీరు బహుశా పేర్కొన్నట్లయితే నేను ఈ C0 మరియు ఈ Cn విషయాలను తెలుసుకోగలను మన θ అనేది 0 నుండి π వరకు మారుతుందని గమనించండి k0 d నుండి k0 d అనేది విజిబుల్ స్పేస్ కి అనుగుణంగా ఉండే u యొక్క పరిధి అయినప్పటికీ u ప్లేన్లో పూర్తి పీరియడ్ కి పాటర్న్ పేర్కొనబడాలి అంటే π నుండి π వరకు కాబట్టి పాటర్న్ పేర్కొనబడితే మేము దానిని సుమారుగా కనుగొనవచ్చు ఇప్పుడు Cn విలువ ఏమిటి ఫోరియర్ సిరీస్ పరిజ్ఞానం నుండి మేముCn 12πഽ ∞ to ∞Fdcosnudu వరకు సులభంగా వ్రాయగలము మరియు ఇది నాకు కావాలి అని అనుకుందాం తరువాతది ఇవ్వబడుతుంది Fd వద్ద అంటే రెక్టాంగ్యులర్ ఫంక్షన్ k0d2 నుండి k0d2 అనుకుందాం విజిబుల్ స్పేస్ ఇక్కడ బ్రాడ్సైడ్ అర్రేకి మైనస్ k0d నుండి ప్లస్ k0d వరకు ఉంటుంది కాబట్టి నేను Cn ను కనుగొనగలను అది Cn 12πഽcosnudu ఎందుకంటే రెక్టాంగ్యులర్ ఫంక్షన్ కాబట్టి ఇక్కడ ఇది 1nπ sinnk0d2 గా మారుతుంది కాబట్టి సెవెన్ ఎలిమెంట్ అర్రే కోసం మీ ఈ పాటర్న్ ఇలా ఉంటుంది సింథసైజ్డ్ పాటర్న్ ఇప్పుడు స్పష్టంగా సెవెన్ ఎలిమెంట్ చిన్నది అందుకే రెక్టాంగ్యులర్ ఇలా ఉంటుంది మీరు ఎక్కువ సంఖ్యలో ఎలిమెంట్లను జోడించడం కొనసాగిస్తే మీరు కోరుకున్న పాటర్న్ పొందవచ్చు ఇది చాలా సులభం మరియు ఇది కావలసిన పాటర్న్ కు లీస్ట్ మీన్ స్క్వేర్ ఎర్రర్ అప్ప్రోక్సిమేషన్ను ఇస్తుందని ప్రజలు నిరూపించారు కానీ సమస్య ఏమిటంటే ఇక్కడ మీకు సైడ్ లోబ్స్ ఉన్నాయని మీరు చూస్తారు మరొక ఎంపిక ఏమిటంటే నాకు ఏ సైడ్ లోబ్ వద్దు అనుకుందాం వాస్తవానికి నేను చెప్పిన ఈ పద్ధతిని ఫోరియర్ సిరీస్ పద్ధతి అని పిలుస్తారు తరువాతి మరొక విధానం ఏమిటంటే మనం అర్రే ఫాక్టర్ని Fejk0dcosθ2 e jk0dcosθ22N అని వ్రాద్దాం కాబట్టి మనకు లభించేది eju2e ju22N 22Ncosu22Ne jNu వాస్తవానికి మీరు విస్తరిస్తే ఇది మీకు లభిస్తుంది ఇప్పుడు మీరు ఇక్కడ ఎక్సైటేషన్లను చూస్తారు ఎందుకంటే నేను అర్రే ఫాక్టర్ ని ఎప్పుడు తీసుకుంటానో ఈ e jNu వెళ్లిపోతుంది కాబట్టి ఇది బైనామియల్ సిరీస్ తప్ప మరొకటి కాదు అందుకే ఈ అర్రే ని బైనామియల్ అర్రే అంటారు ఇప్పుడు బైనామియల్ అర్రే Cn2N C2N n2N వలె ఉంటుంది కాబట్టి FC02Ne jNuC2N2NejNuC12Ne juC2N 12Neju 2C02NcosNu2C12Ncosu CN2N అని వ్రాయవచ్చు వాస్తవానికి మళ్ళీ ఇది ఒక విధమైన ఫోరియర్ సిరీస్ కానీ విషయం ఏమిటంటే మనం పాటర్న్ ను గమనించండి ఇలా ఎంచుకోవాలి పాటర్న్ ఇలా ఉంటుంది విజిబుల్ స్పేస్ మునుపటిలా ఉంటుంది ఎందుకంటే మేము ఆల్ఫాను సున్నాగా లేదా u0 ను సున్నాగా తీసుకున్నాము కాబట్టి సైడ్ లోబ్స్ లేవని మీరు చూస్తున్నారు ఇది సైడ్ లోబ్స్ లేని ఇతర ఎక్స్ట్రీమ్ కానీ సమస్య ఏమిటి స్పష్టంగా ఈ భీమ్విడ్త్ యూనిఫామ్ కంటే చాలా ఎక్కువ ఇది స్పష్టంగా ఉంది ఎందుకంటే మనం ఈ బైనామియల్ ను తీసుకుంటున్నందున ఇరువైపులా ఎక్సైటేషన్ ఆంప్లిట్యూడ్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టివాస్తవానికి అర్రే లెంగ్త్ తగ్గుతోంది ఎందుకంటే సమర్థవంతంగా ఇంటర్ఫియరెన్స్ లేదా అంచుల నుండి వచ్చే రేడియేషన్లు వాస్తవ రేడియేషన్కు దోహదం చేయవు అందుకే హాఫ్ పవర్ బీమ్విడ్త్ విస్తృతంగా ఉంటుంది ఇవి అందుబాటులో ఉన్న అర్రే లెంగ్త్ యొక్క అసమర్థమైన ఉపయోగం ఇప్పుడు మనం చూసిన పాయింట్ కు రండి ఇవి సాధారణ విషయాలు మీరు సైడ్ లోబ్స్ తగ్గించాలనుకుంటే వీటిని ఎంచుకోవచ్చు మీరు గెయిన్ కోసం పట్టించుకోకపోతే బైనామియల్ అర్రే మంచి ఎంపిక అదేవిధంగా మీరు తీసుకోవాలనుకుంటే పెద్ద సంఖ్యలో ఎలిమెంట్స్ లను కలిగి ఉండాలనుకుంటే మీరు ఫోరియర్ సిరీస్ విషయాలను ఉపయోగించవచ్చు స్పేస్ మొదలైనవి మీ స్థిరాంకం కానట్లయితే మీరు ఫోరియర్ సిరీస్ విషయం తీసుకోవడం ద్వారా సుమారుగా అంచనా వేయవచ్చు మరియు మీరు కూడా చేయవచ్చు ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం మరియు ప్రధానంగా షెల్కునాఫ్ వలన అభివృద్ధి చెందినది మేము దీని గురించి చర్చిస్తున్నాము అతను ప్రతికూల విషయాలు లేవని చెప్పాడు కాబట్టి మనము ఒక వైపు నుండి 0 తో ప్రారంభిద్దాం N వరకు వెళ్దాము కాబట్టి ఇది అలా లేదు ఇప్పుడు మనం u0 గా భావించే ఫేజ్ ను అనుకుందాం మన u0 αd అవుతుంది కాబట్టి సాధారణతను కోల్పోకుండా మనం చెప్పగలిగే ఎలిమెంట్ ల ను ప్లస్ z అక్షంలో మాత్రమే కలిగి ఉన్నాము అర్రే ఫాక్టర్ అలా ఉంటుంది ఇప్పుడు మన ఎలిమెంట్ లెంగ్త్ ఇప్పటికీ N1 గా ఉంది కాబట్టి│F││Σn0 to NCn ejnuu0│ ఇక్కడ u k0dcosθ u0 αd ఇప్పుడు వాస్తవానికి ఈ షెల్కునాఫ్ ఇలా చేసాడు అతను ఒక సంక్లిష్ట వేరియబుల్ Z ని నిర్వచించాడు అది Zejuu0 అర్రే ఫాక్టర్ │F│ │Σn0 to NCn Zn│ కు సమానం దీని అర్థం ఈ వ్యక్తీకరణ ఆర్డర్ n గల పోలీనోమియల్ వ్యక్తీకరణ తప్ప మరొకటి కాదు వివిధ పోలీనోమియల్ లను మ్యాథమెటిక్స్ ద్వారా అధ్యయనం చేయవచ్చు కాబట్టి పోలీనోమియల్ ప్రాపర్టీస్ ను అర్రే పాటర్న్ ల సింథసిస్ లో ఉపయోగించబడుతాయి మొదట ఆర్డర్ n యొక్క ఈ పోలీనోమియల్ n సంఖ్య గల సున్నాల ను కలిగి ఉంటుంది ఈ పోలీనోమియల్ యొక్క డిగ్రీ N నేను N ని విస్తరిస్తే దీనికి n నంబర్ అఫ్ జీరోస్ ఉన్నాయి అని వ్రాయవచ్చు మరియు ప్రతి ఫాక్టర్ ఏమిటి ఇది టూ ఎలిమెంట్ అర్రే కి అర్రే ఫాక్టర్ గా అర్థం చేసుకోవచ్చు ఈ విధంగా మనం n1 ఎలిమెంట్ అర్రే యొక్క అర్రే ఫాక్టర్ విలువ N సంఖ్య గల టూ ఎలిమెంట్ అర్రే యొక్క ప్రోడక్ట్ ఇది F యొక్క జీరో ల వద్ద శూన్యాన్ని సృష్టించడానికి సూపర్ఇంపోజ్ చేయబడినది అలాగే మొత్తం అర్రేల పాటర్న్ అనేది ప్రతి పోలీనోమియల్ తో సంబంధం ఉన్న పాటర్న్స్ మరియు దాని పాటర్న్స్ యొక్క ప్రోడక్ట్ అవుతుంది ఇప్పుడు మీరు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ను గమనించండి Z యొక్క మాగ్నిట్యూడ్ 1 కి సమానం అని అన్నారు కాబట్టి u మరియు u 0 యొక్క అన్ని నిజమైన విలువలకు విజిబుల్ స్పేస్ అనేది k0d u0 నుండి నుండి k0du0 వరకు విస్తరించి ఉన్న యూనిట్ సర్కిల్ యొక్క ఒక భాగానికి అనుగుణంగా ఉంటుంది ఇప్పుడు నేను అలా అనుకుంటున్నాను యూనిట్ సర్కిల్ ఉంటే ఇప్పుడు మీరు డిజైనర్ల ఎంపికను చూస్తే నేను ఈ సందర్భంలో d ఎలిమెంట్ స్పేసింగ్ λ02 కంటే ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మీరు దీన్ని చేస్తేఇది విజిబుల్ స్పేస్ యొక్క ప్రారంభం మరియు విజిబుల్ స్పేస్ అంతటా కదిలితే అది కదులుతుంది ఒక సర్కిల్ ని పూర్తి చేసి ఆపై ఒక సర్కిల్ తర్వాత మరోసారి ఇక్కడకు వస్తుంది ఇది చాలా సార్లు వాస్తవంగా తిరుగుతోందిఎందుకంటే ఇది బ్రాడ్ సైడ్ అర్రే u0 0 మరియు మేము తీసుకున్నది λ02 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి మనం దానిని చాలాసార్లు తరలించవచ్చు ఇప్పుడు నేను ఎక్కువ సార్లు ప్రయాణించినట్లయితే నేను ప్రదేశాలలో బహుళ సున్నాలను కలిగి ఉన్నాను ఇప్పుడు ఒక ప్లేస్ లో మల్టిపుల్ జీరోస్ అంటే అది జీరోస్ దగ్గర మరింత ఫ్లాట్ అవుతుంది బటర్వర్త్ పాలినోమియల్ ని మీరు గుర్తుంచుకుంటే దానికి n సున్నాలు ఉన్నాయి ఏదైనా n వ ఆర్డర్ బటర్వర్త్ పాలినోమియల్ ని n1 సున్నాలుగా కలిగి ఉంటుంది కాబట్టి అక్కడ అది గరిష్టంగా ఫ్లాటర్ మరియు ఫ్లాటర్ అవుతుంది కాబట్టి నేను నల్స్ గురించి కావాలనుకుంటే ఈ Z జీరోస్ అర్రే పాటర్న్ యొక్క నల్స్ తప్ప మరేమీ కాదు అక్కడ నేను గరిష్టంగా ఫ్లాట్ టైప్ పాటర్న్ ను కోరుకుంటే అప్పుడు మేము మరింత ఎక్కువ జీరోస్ లను ఉంచాము అసలు ఏమి జరుగుతుందో ఒక సారూప్యతను గీస్తాను మీకు రబ్బరు బ్యాండ్ ఉందని అనుకుందాం మరియు దానిని కొంత ప్లేస్ పైన పట్టుకున్నారని పరిగణించండి ఇప్పుడు నేను రబ్బరు బ్యాండ్ మీద ఏదో ఒక పాయింట్ వద్ద నేను దానిని సర్ఫేస్ పై పిన్ చేశాను అనుకుందాం ఆ సర్ఫేస్ దగ్గర ఫంక్షన్ చిన్న విలువలకు వెళ్ళబడుతుంది ఇప్పుడు నేను మరో పాయింట్ను మళ్ళీ పిన్ చేసాను ఈ 2 పాయింట్లు సమీపంలో ఉంటే నేను లెవెల్ని తగ్గించగలను కాబట్టి జీరో ఉంచడం అనేది మీ చేతిలో ఉంది అక్కడ మీరు జీరోలను ఉంచుతారు మరియు నేను ఉంచినట్లయితే నేను మల్టిపుల్ పిన్స్ చేస్తే అది గరిష్టంగా ఫ్లాట్ అవుతుంది అంటే అది చాలా సైడ్ లోబ్లు గరిష్టాంగా వుండవు మరియు వాటి ప్రభావం తక్కువగా ఉంటుంది ఇది డిజైనర్ల ఎంపిక వాస్తవానికి డిజైనర్లను కలిగి ఉండేది ఇంటర్ ఎలిమెంట్ స్పేసింగ్ ఇంటర్ ఎలిమెంట్ స్పేసింగ్ λ02 గా ఉంటుంది కానీ ఇక్కడ ఒక ఫేజ్ షిఫ్ట్ ఉంది ఇది వ్రాయబడలేదు అది ఎండ్ ఫైర్ అర్రే కాబట్టి ఫేజ్ షిఫ్ట్ మైనస్ 90 డిగ్రీ విజిబుల్ స్పేస్ కూడా పూర్తిగా కవర్ చేయబడదని మీరు చూస్తారు ఇది ఒక పాయింట్ θ 0 కి సమానం అని మీరు చూస్తారువిజిబుల్ స్పేస్ ఇక్కడ నుండి మొదలవుతుంది విజిబుల్ స్పేస్ ఇక్కడ ముగుస్తుంది కాబట్టి అన్ని సున్నాలను ఇక్కడ ఉంచాల్సిన అవసరం ఉంది కనిపించని కనిపించని జోన్లో సున్నాలు వుండవు మరియు ఈ సమయంలో నాకు ఈ పాయింట్ వద్ద θ కావాలి

75λ0 మధ్య ఉంది ఇది ఇక్కడ నుండి మొదలవుతున్నట్లు మరియు ఒక పూర్తి సర్కిల్ తరువాత కొంత దూరం వరకు ఉన్నట్లు మీరు చూస్తారు మీ θ సున్నాకి సమానం కావున అది ముఖ్యం మరియు మీరు ఎంత వరకు కవర్ చేస్తున్నారు ఇక్కడ ఎటువంటి సున్నాలు ఉంచబడలేదని మీరు చూస్తారు డిజైనర్ చే అన్ని సున్నాలు ఈ పాయింట్లలో ఉంచబడ్డాయి తద్వారా రెండవ సారి సిర్క్లింగ్ చేసే భాగం రెండుసార్లు సున్నాగా కనిపిస్తుంది కాబట్టి మరింత ఫ్లాటర్ అయ్యే విషయం కాబట్టి ఈ రకమైన విషయాలు అలా చేయవచ్చు మరింత వివరంగా చూద్దాం నేను అర్రే ఫాక్టర్ ని ఎన్నుకుంటానని అనుకుందాం │F│ Cn│Z1│N Z 1 కి సమానం ఇక్కడ నుండి మీరు దానిని చూడవచ్చుu0 0 కి సమానం అని చెప్పండి కాబట్టి Z 1 కి సమానం అంటే θ0 మరియు π లకు సమానం అంటే 0 పాయింట్ మరియు π పాయింట్ వద్ద θπ పాయింట్కు సమానం π పాయింట్ వద్ద నేను సున్నాలను ఉంచుతాను మరియు మనం వీటిని విస్తరిస్తే ఆ బటర్వర్త్ను బైనామియల్ విషయాలలో పొందుతాము కనుక ఇది Z N C1 N Z N 1 C2 N ZN 2 CN N వరకు అవుతుంది వాస్తవానికి బటర్వర్త్ మరియు సైడ్ లోబ్స్ లేనందున ఇది మీరు చూస్తారు అందుకే నేను దీన్ని చేస్తే అప్పుడు సైడ్ లోబ్స్ వుండవు ఎందుకంటే రబ్బరు బ్యాండ్ ఉంచబడిందని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే కనిపించే స్పెక్ట్రం యొక్క రెండు చివర్లలో సున్నాలు వస్తున్నాయి వాస్తవానికి 0 మరియు π అనేది కనిపించే స్పెక్ట్రం యొక్క రెండు చివరలు కాబట్టి దీనికి లోబ్ లేదు ఇప్పుడు వీటికి బదులుగా నేను వీటిని స్క్వేర్ చేస్తే అంటే │F││1 Z Z2 Z3 Z4 │2 లాగా ఉందని అనుకుందాం మరియు ఈ అర్రే పాలినోమియల్ సున్నా పాయింట్లన్నింటిలో నాకు డబుల్ 0 కావాలి కనుక నేను స్క్వేర్ చేస్తే అది 1 2Z 3Z2 4Z3 5Z5 3Z6 2Z7 Z8 అవుతుంది కాబట్టి ఇది ఎక్సైటేషన్ ఫంక్షన్లతో నైన్ ఎలిమెంట్ అర్రే అవుతుంది మీరు ట్రయాంగులర్ డిస్ట్రిబ్యూషన్1 2 3 4 5 3 2 1 ను చూస్తారు ఇప్పుడు దీని కోసం అర్రే ఫాక్టర్ ని మీరు చూడవచ్చు 5 ఎలిమెంట్ అర్రే నలుపుగా మరియు డాష్ గా 9 ఎలిమెంట్ అర్రేని చూడవచ్చు ఇక్కడ అది సున్నాకి దగ్గరగా ఉంటుంది కాబట్టి నేను సైడ్ లోబ్స్ తగ్గించగలనుస్పష్టంగానేను రేటింగ్ పెంచాలి ఇది సున్నా యొక్క ప్లేస్మెంట్ఇక్కడ మీరు జీరోలను ఉంచాలనుకుంటున్నారుదీని ద్వారా మీరు కొనసాగవచ్చు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఏదైనా సింథసిస్ సమస్యలో చివరకు వీటి యొక్క ఆప్టిమమ్ విలువ ఏమిటని అడుగుతారు నేను సైడ్ లోబ్ లెవెల్ ని నిర్దేశిస్తున్నాను అక్కడ మ్యాగ్జిమం డైరెక్టివిటీ ఏమిటి నేను పొందగలిగే లేదా డైరెక్టివిటీ నిర్దేశిస్తే మినిమం సైడ్ లోబ్ లెవెల్ ల గురించి ఆలోచిస్తున్నాను కాబట్టి ఇది ఆప్టిమమ్ సమస్య మరియు ఆ సమస్య డాల్ఫ్ చేత పరిష్కరించబడింది అందువల్ల దీనిని డాల్ఫ్స్ అర్రే అని పిలుస్తారు లేదా వాస్తవానికి దాని కోసం మనం పరిశీలిస్తామని నేను చూస్తాను నేను గుర్తుకు తెచ్చుకున్నాను వాస్తవానికి ఇంపెడెన్స్ మ్యాచింగ్ మైక్రోవేవ్ ఇంజనీరింగ్ యొక్క ప్రాథమిక సాధనాలపై నా NPTEL ఉపన్యాసం చూడవచ్చు మేము అక్కడ చెబిషెవ్ పాలినోమియల్ గురించి చర్చించాము ఇప్పుడు చెబిషెవ్ పాలినోమియల్స్ వాస్తవానికి మంచి ప్రాపర్టీ ని కలిగి ఉన్నాయి నేను మళ్ళీ చెబిషెవ్ పాలినోమియల్స్ గురించి చర్చించను కానీ చెబిషెవ్ పాలినోమియల్స్ యొక్క లక్షణాలను మనం చూడవచ్చు వాస్తవానికి ఇది ఇక్కడ చెబిషెవ్ పాలినోమియల్స్ యొక్క వివిధ ఆర్డర్ లను చూడవచ్చు ఇది Tn అని మీరు చూస్తారు మీరు T1 T2 T3 మొదలైనవాటిని చూస్తారు అన్నింటికీ x మైనస్ 1 నుండి ప్లస్ 1 కు మధ్య ఆసిలేట్ అయ్యే ప్రాపర్టీ ని కలిగిఉన్నాయి మరియు తరువాత x విలువ 1కంటే ఎక్కువ అయినప్పుడు లేదా x విలువ 1 కన్నా తక్కువ అయినప్పుడు ఇది మోనోటోనికల్ గా పెరుగుతుంది వాస్తవానికి వీటి ఆధారంగా మనం ఇంపెడెన్స్ మ్యాచింగ్ లేదా ఫిల్టర్ డిజైన్లలో పాస్ బ్యాండ్లను ఇక్కడ మరియు స్టాప్ బ్యాండ్లను ఇక్కడ ఉంచాము ఇప్పుడు ఇక్కడ మేము ఏమి చేస్తాము ఆసిలేషన్ లు కూడా 1 నుండి 1 కి పరిమితం చేయబడిందని మేము చూస్తాము కాబట్టి మేము ఈ జోన్లో అన్ని సైడ్ లోబ్లను ఉంచుతాము మరియు ఒక వైపు పిన్ చేస్తాము ఎండ్ ఫైర్ మొదలైన కేసులు మెయిన్ బీమ్ చివరలో వస్తుంది అక్కడ నేను పైకి వెళ్ళగలను కాబట్టి నేను x 1 ని దాటే భాగం ఉంది ఎందుకంటే మెయిన్ బీమ్ ఉంటే అప్పుడు సమస్య ఉండదు ఇక్కడ ఎక్కువ డైరెక్టివిటీని కలిగి వున్నాము వాస్తవానికి ఈ విషయం ఎండ్ ఫైర్ అర్రే గురించి చర్చించడంలో నేను ప్రస్తావించాను కొన్నిసార్లు డాల్ఫ్ చెబిషెవ్ అర్రేస్ లలో ఇన్విజిబుల్ పేస్ లో కొంత భాగం ఇక్కడి నుండి వస్తుంది వాస్తవానికి ఈ అర్రే లను డాల్ఫ్ చెబిషెవ్ అర్రేలు అంటారు ఇక్కడ నేను పేర్కొన్న సైడ్ లోబ్ స్థాయి SNR అవసరం ఆధారంగా దీని కంటే ఎక్కువ విలువ ఉన్న పాయింట్కి వెళ్తాను దీనికి 2వ ఆర్డర్ చెబిషెవ్ పాలినోమియల్ ని చూద్దాం మరియు ఇక్కడ మీరు మా ఫంక్షన్ x కి బదులుగా నేను దానిని a b cos గా వ్రాస్తాను ఎందుకంటే దయచేసి మన అసలు ఫంక్షన్ లేదా cos లేదా మీరు చెప్పగలిగేది కానీ వాస్తవానికి మా u k0 d cosθ u0 కాబట్టి ఇది ఇక్కడ ఈ ఫామ్ ను పోలి ఉంటుంది అయితే ఈ u గందరగోళంగా ఉండవచ్చు కాని మీరు దీన్ని చేస్తే Ta bcos2a2b2 14abcosub2cos2u సమానం అవుతుంది ఈ సూత్రాలు పుస్తకాలలో ఇవ్వబడి ఉన్నాయి నా NPTEL ఉపన్యాసంలో కూడా ఉన్నాయి మీరు మైక్రోవేవ్ టెక్నాలజీలో చాలాసార్లు ఉపయోగిస్తున్న ప్రాథమిక సాధనాలను మనం చూడగలము కాబట్టి ఇక్కడ కూడా మీరు ఈ రెండవ ఆర్డర్ పాలినోమియల్ ని u లో ఫోరియర్ సిరీస్గా వ్రాయవచ్చు మేము T3a bcos పరిగణిస్తే అది 4a3 6ab2 3a 12a2b3b3 3bcosu6ab2cos2ub3cos3u అవుతుంది ఇది ఫైనైట్ ఫోరియర్ సిరీస్ సాధారణంగా TNa bcos వ ఆర్డర్ చెబిషెవ్ పాలినోమియల్ అనేది cosNu అనే పదం వరకు ఉంటుంది ఫైనైట్ ఫోరియర్ సిరీస్ కాబట్టి దీనిని గుర్తించవచ్చని నేను చెప్పగలను లేదా 2N 1 ఎలిమెంట్ అర్రేకి ఇది అర్రే ఫాక్టర్ అని చెప్పగలను 2N 1 ఎలిమెంట్ లతో సిమెట్రీకల్ బ్రాడ్ సైడ్ అర్రే కోసం అర్రే ఫాక్టర్ని మేము దీనిని ఫోరియర్ సిరీస్ టైం లాగా వ్రాయవచ్చని ఇప్పటికే మేము చూపించాము దీనిని చెబిషెవ్ పాలినోమియల్ యొక్క డిగ్రీ N కి సమానం చేయవచ్చు u యొక్క విజిబుల్ రేంజ్ TN లోని x యొక్క విలువలకు అనుగుణంగా ఉండేలా చేయడానికి a మరియు b స్థిరాంకాలను ఎంచుకోవచ్చు ఇది x 1 నుండి x x1 కు సమానం అని మేము చెప్తాము ఇక్కడ x1 1 కాబట్టి ప్రజలు ఆ పని చేసారు మరియు మనం a ను కనుగొనే దానిపై ఈ x1 విలువ చెప్పండి దీనికి ముందు మీరు దీనిని పరిష్కరిస్తే నేను కొన్ని డిజైన్ సూత్రాలను పొందవచ్చు నేను వ్రాస్తున్నాను కాని వివిధ సందర్భాలలో వివిధ అంచనాలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ a b స్థిరాంకాలను తెలుసుకోగలరనే ఆలోచన ఇవ్వాలి కాబట్టి నేను x1 ను కనుగొన్న తర్వాత a b ని నిర్ణయించవచ్చని చూడండి a 1x1cosk0db1x1 మూమెంట్ ab ని కనుగొన్న తర్వాత మీరు వివిధ విషయాలను తెలుసుకోవచ్చు ఒకవేళ d λ02 గా మారితే a 2 గా మారుతుంది b x1 1 2 కి సమానం మరియు అవి ఎలా మారుతాయి u ప్లేన్లో u వర్సెస్ x ఇది వైవిధ్యం మరియు గరిష్టంగా ab కి వెళుతుందని మీరు చూస్తారు ఇది మొదట్లో ab వరకు వెళుతున్నట్లు మీరు చూస్తున్నారు తరువాత మళ్ళీ 1 కి వస్తారు మరియు ఇది k0 విషయం గురించి θ మరియు ఇది వాటి సంబంధం ఇది ఇప్పుడు ప్రశ్నఏమిటంటే x1 ను ఎలా ఎంచుకోవాలి సైడ్ లోబ్ లెవెల్ ను R గా పేర్కొననివ్వండి కాబట్టి మనకు TN R కావాలి ఎందుకంటే నాకు మెయిన్ బీమ్ అవసరం కాబట్టి ఇక్కడ మెయిన్ బీమ్ ఈ విలువ 1 కన్నా ఎక్కువ అది నాకు ఇక్కడ అవసరం కాబట్టి SLR స్పెసిఫికేషన్ ఆధారంగా వర్క్ పాయింట్ వద్ద SLR ఇదే అయితే నేను ఇక్కడ ఉంచుతాను అందువల్ల TN అంటే ఏమిటో చెప్పగలను మీరు దీని విస్తరణ చూస్తే coshNɣ1 R కి సమానం మరియు ఈ x1 coshɣ1 cosh1Ncosh 1R కు సమానం కాబట్టి R N నుండి నాకు ఇప్పటికే ఆ సంఖ్య తెలుసు నేను ఉంచదలచిన ఎలిమెంట్లలో x1 కనుగొనబడింది ఆ తరువాత a b కనుగొనబడింది అప్పుడు స్థిరాంకాలు కనుగొనబడ్డాయి అంటే మీకు ఇప్పుడు తెలుసు బీమ్విడ్త్ అంటే ఏమిటి మీరు సైడ్ లోబ్ ఇచ్చిన ఆప్టిమమ్ డిజైన్ అని మీరు సులభంగా చెప్పగలరు నేను మాక్సిమం డైరెక్టివిటీ ఏమిటో కనుగొనగలను కొన్ని డిజైన్లలో దీనికి విరుద్ధంగా బీమ్విడ్త్ ఇవ్వబడుతుంది అంటే డైరెక్టివిటీ ఇవ్వబడుతుంది కాబట్టి ఆ సందర్భంలో x విలువ 1ను చేరుకోవడానికి ముందు మెయిన్ భీమ్ Tn యొక్క చివరి 0 నుండి విస్తరించి ఉంటుంది అంటే గత 0 నేను T1 తీసుకొని చేస్తున్నాను అనుకుందాం అది ఇక్కడ ఉంది లేదా మాకు ఈ T2 లేదా T3 కాబట్టి T3 ఈ 0 యొక్క ఉంది T3 ఇక్కడ నుండి ఈ విషయం మనకు తెలియజేయండి x1 యొక్క విలువను x 1 వరకు చేరేముందు మెయిన్ భీమ్ Tn యొక్క చివరి 0 నుండి విస్తరించి ఉంటుంది భీమ్ నల్ ఉంటే θz వద్ద ఉంచుతారుఅప్పుడు u సంబంధిత విలువ మీరు కనుగొంటారు మరియు అప్పుడు xz కనుగొనగలరు కాబట్టి ఆ విలువ xz చివరి దానికి ముందు 0 యొక్క పాయింట్ కావున cosπ2N abcosuz కు సమానం కాబట్టి చివరకు దీని సహాయంతో a cosuz xz cos k0 d b1 xz అవుతుంది సైడ్ లోబ్ లెవెల్ రేషియో భీమ్ మాక్సిమం TN నుండి చూడవచ్చు TNTNab RcoshNcos 1ab కి సమానం u 0 వద్ద మనకు x x1 a b కి సమానం కాబట్టి మేము సైడ్ లోబ్ రేషియో పరామితి R ని కూడా పేర్కొనవచ్చు ఈ సందర్భంలో బీమ్విడ్త్ పరిష్కరించబడింది మరియు x1 యొక్క తెలిసిన విలువ మరియు x విలువ నుండి కనుగొనవచ్చు కాబట్టి దీని డెరివేషన్ వివరాలలోకి వెళ్ళడం లేదు కానీ డాల్ఫ్ చెబిషెవ్ అర్రే కి మంచి సూచనలు అందుబాటులో ఉన్నాయని మీరు సులభంగా చూడవచ్చు ఇప్పుడు ఇది 20dB సైడ్ లోబ్స్ పేర్కొన్న డిజైన్ అని చూద్దాం ఇది పొందవచ్చని మీరు చూస్తారు ఇది విజిబుల్ స్పేస్ మరియు వాస్తవానికి 1 2 3 4 ఉన్నాయని మీరు తెలుసుకోవచ్చు కాబట్టి 5 ఎలిమెంట్స్ ఉపయోగించబడ్డాయి దీనివల్ల మీరు 20dB సైడ్ లోబ్స్ పొందవచ్చు వాస్తవానికి సిద్ధాంతపరంగా మీరు చెబిషెవ్తో మాత్రమే కాదు ఇతర విషయం లో సూపర్ డైరెక్టివ్ అర్రే అనే పదం ఉంటుంది వాస్తవానికి సూపర్ డైరెక్టివ్ అర్రే అని పిలువబడే యూనిఫాం అర్రే ల 13 5dB సైడ్ లోబ్ లెవెల్ కంటే పెద్ద ఫాక్టర్ యొక్క క్రమం కాబట్టి ఈ సింథసిస్ విధానంతో మీరు పరిమిత లేదా ఇచ్చిన అర్రే లెంగ్త్ తో ఏదైనా డైరెక్టివిటీ సాధించవచ్చని నిరూపించబడింది కాని అవి ఆచరణాత్మకమైనవి కావు వాస్తవానికిని మీరు చూస్తే అవి చాలా ఎక్కువ కరెంట్స్ ఎక్సైటేషన్ ఎక్సైటేషన్ అనేవి 106 ఆంపియర్లు మొదలైనవి కావచ్చు మరొక విషయం ఏమిటంటే వాటికి సాధారణంగా ప్రక్కనే ఉన్న ఎలిమెంట్లు వ్యతిరేక ఫేస్ లో ఉండడం అవసరం కాబట్టి ఆ అధిక కరెంట్స్ కారణంగా ఏమి జరుగుతుంది ఒక విషయం ఏమిటంటే మీకు చాలా ఎక్కువ కరెంట్స్ ఎక్సైటేషన్ మరియు సమీపంలో 180 డిగ్రీల ఫేస్ వ్యతిరేకంగాగా ఉంటే ఏమి జరుగుతుంది చివరికి అక్కడ సిద్ధాంతపరంగా అది సాధ్యమే కాని వాస్తవానికి నష్టం చాలా ఎక్కువ ఆ నిర్మాణాలలో ఒమిక్ లాస్సెస్ అనేవి రేడియేషన్ రెసిస్టన్స్ కంటే చాలా పెద్దవి కాబట్టి మేము ఓహ్మిక్ లాస్సెస్ లను పరిగణనలోకి తీసుకోలేదు కనుక వారు డైరెక్టివిటీ చాలా ఎక్కువగా ఉందని చూపిస్తారు కానీ వాస్తవానికి ఆచరణాత్మకంగా యాంటెన్నాల లో అలా ఉండదు అని మీకు తెలుసు కాబట్టి ఈ సూపర్ డైరెక్టివ్ అర్రే లు లేవు కానీ కొన్ని రోజులలో కొంత లాస్ నియంత్రణ యంత్రాంగం కనుగొనబడితే అది ఏదో ఒక రోజు ఆశాజనకంగా ఉంటుంది ఎందుకంటే బహుశా ఎక్సైటేషన్ మొదలైనవి కావచ్చు లాస్సెస్ ని నియంత్రించవచ్చు కాబట్టి పరిశోధకులు ఆ దిశలో ఆగిపోయారు అని కాదు వివిధ కొత్త మెటీరియల్ తో సూపర్ డైరెక్టివ్ అర్రే లు మొదలైనవి ఒక రోజు ఆశాజనకంగా ఉండవచ్చు కాబట్టి యాంటెన్నా అర్రే డిజైన్ చేసే వ్యక్తులు వాటిని విస్మరించకూడదు ఇచ్చిన వాటితో ఎక్కువ డైరెక్టివిటీ విషయాలను రూపొందించడం సాధ్యమవుతుందనే దృష్టిని కోల్పోకూడదు ఇది ఒక అధునాతన అంశం కాబట్టి బహుశా మెటీరియల్ మొదలైనవి సూత్రాలు మొదలైనవి అంత ముఖ్యమైనవి కావు కానీ మనం ఎలా చేయగలం షెల్కునాఫ్ ఆ పాలినోమియల్ విషయాన్ని ఎలా తయారుచేశారు కాబట్టి చాలా ప్రభావవంతమైన వాటిలో చెబిషెవ్ కూడా ఉండవచ్చు కానీ ఇతర పాలినోమియల్ లు కూడా ఉన్నాయి వీటిలో మంచి లక్షణాలు ఉన్నాయి వీటిని ఈ ఫ్రేమ్వర్క్కు సులభంగా పోర్ట్ చేయవచ్చు మరియు తరువాత మనం విశ్లేషించవచ్చు ధన్యవాదాలు